ఈ ఉపన్యాసానికి స్వాగతం వాస్తవానికి నేను ఈ కోర్సును యాంటెన్నా విశ్లేషణను మొదట కొన్ని పొటెన్షియల్స్ వెక్టర్ పొటెన్షియల్స్ మొదలైనవాటితో పరిచయం చేశానని మీరు గుర్తు చేసుకుంటే యాంటెన్నా యొక్క కరెంట్ పంపిణీ దాని ఉపరితలం వద్ద నాకు తెలిస్తే అప్పుడు నేను ఎలక్ట్రికల్ మాగ్నెటిక్ ఫీల్డ్ ని కనుగొనగలను కానీ ఇది తేలికగా చెప్పబడింది కాని మేము ఈ సమస్యను పరిష్కరించడానికి బదులుగా మధ్యంతర పొటెన్షియల్ పరిచయం చేయాలనుకుంటున్నాము తద్వారా మనం మొదట పొటెన్షియల్ కనుగొంటే ఆ తరువాత మేము విషయాలను పరిష్కరిస్తాము కానీ ప్రయోజనం ఏమిటి పొటెన్షియల్స్ మొదలైన వాటికి వెళ్లడానికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి కానీ చాలా సరళమైన యాంటెన్నా ల కోసం మాత్రమే యాంటెన్నా అంతటా కరెంట్ పంపిణీని కనుగొనవచ్చు సంక్లిష్టమైన యాంటెన్నా లను కనుగొనడం చాలా కష్టం ఆధునిక యాంటెనాలకు కనుగొనడం అంత సులభం కాదు యాంటెన్నాల వెంట కరెంట్ పంపిణీ ఏమిటి ఎందుకంటే వివిధ మోడ్ లు ఉంటాయి వివిధ రకాల కరెంట్ లు ఉంటాయి మీకు కొన్ని సార్లు కరెంట్ లు తెలుసు డిస్ ప్లేస్మెంట్ కరెంట్ కొన్నిసార్లు కండక్షన్ కరెంట్ మొదలైనవి కాబట్టి ఇది అంత సులభం కాదు అయితే ఆధునిక కంప్యూటర్ల సహాయంతో సంఖ్యా పద్దతులు ఉన్నాయని ఈ రోజు మీరు చెప్పగలరు కాబట్టి మీరు ఇప్పుడు విజువలైజ్చేయగలరని మీరు తెలుసుకోవచ్చు అది మంచి విషయం మరియు అది ఉపయోగించబడుతోంది మీరు ఈ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ని ఒక విషయం మీద కనుగొనలేకపోతే కానీ మీరు యాంటెన్నా ను ఉపయోగించలేరు సమాధానం అవును మీరు సుమారుగా యాంటెన్నాను ఉపయోగించవచ్చు మరియు ఫలితాలను మీరు చాలా త్వరగా అందించినట్లయితే ఈ విధానాన్ని Friis ట్రాన్స్మిషన్ సమీకరణం తీసుకోవాలి ఇక్కడ మీరు తెలుసుకోవలసినది యాంటెన్నా ద్వారా ప్రసరించే ఖచ్చితమైన ఫీల్డ్ కి బదులుగా మీరు ఏమి చేయాలో లేదా వివిధ దిశలలోయాంటెన్నా యొక్క గెయిన్ ఏమిటో తెలుసుకోండి ముఖ్యంగా ట్రాన్స్మిటర్ నుండి రిసీవర్ వరకు రిసీవర్ శక్తిని పొందుతున్న దిశలో మీరు తెలుసుకోండి కాబట్టి మీరు గెయిను కనుగొన గలిగితే అది ఎంత పవర్ ని అందుకుంటుందో తెలుసుకోవచ్చు మరియు వాస్తవానికి కమ్యూనికేషన్ లింకులు గతంలో ఈ యాంటెన్నా ల గురించి పెద్దగా అవగాహన లేనప్పుడు ఈ సమీకరణాల ఆధారంగా కమ్యూనికేషన్ లింకులు స్థాపించబడతాయి కాబట్టి Friis ట్రాన్స్మిషన్ సమీకరణం ని మనం చూస్తాము కాబట్టి రెండు యాంటెన్నాలను చూద్దాం కాబట్టి ఇది ప్రసారం చేసే యాంటెన్నా ఇది స్వీకరించే యాంటెన్నా మరియు కాబట్టి ఇది అనుసంధానించబడి ఉంటే లేదా శక్తి Pt ను రేడియేట్ చేస్తే అప్పుడు స్వీకరించే యాంటెన్నా వద్ద పవర్ డెన్సిటీ ఎంత Wt అనేది Pt Gt అని మనం సులభంగా వ్రాయగలం వాస్తవానికి ఇది ఒక కోణంగా ఉంచాలి కాని నేను ఇక్కడ విలువను తెలిసినట్లుగా వ్రాస్తున్నాను కాబట్టి Pt Gt బై 4 𝜋 R స్క్వేర్ మీకు Pt Gt కావాలంటే మొత్తం సామర్థ్యం ఉంటే Pt Dt ρt బై 4 𝜋 R 2 ఇప్పుడు ఈ యాంటెన్నా ఎఫెక్టివ్ ఏరియా ని కలిగి ఉంది కాబట్టి స్వీకరించే యాంటెన్నా ఎఫెక్టివ్ ఏరియా ని కలిగి ఉంది ρr Dr లాంబ్డా క్రితం లెక్చర్ లో మాత్రమే కాదు మేము ఈ లాంబ్డా నాట్ స్క్వేర్ 2 పై కాబట్టి ఇది ఎంత శక్తిని సేకరిస్తుంది విద్యుత్ సేకరణ Pr Wt కి సమానం అవుతుంది కాబట్టి నేను Wt Aer అని చెప్పగలను కాబట్టి అది Pt ρt Dt బై 4 𝜋 r స్క్వేర్ ఇన్ టూ ρr Dr లాంబ్డా నాట్ స్క్వేర్ 4 𝜋 కాబట్టి Pr అనేది ρt ρr లాంబ్డా నాట్ స్క్వేర్ Dt Dr బై 4 𝜋 R హోల్ స్క్వేర్కి సమానం అని చెప్పవచ్చు ఇప్పుడు మేము పోలరైజేషన్ లాస్ ఫ్యాక్టర్ పరంగా ఇక్కడ మనం ఇంతకుముందు డిరైవ్ చేసిన ఈ విషయం at cap ar cap గా వ్రాయవచ్చు లేదా ఈ సామర్థ్యాలని ఇంపెడెన్స్ పరంగా విభజిస్తే ఇంపెడెన్స్ మిస్ మ్యాచ్ కండక్టర్ లాస్ డై ఎలక్ట్రిక్ లాస్ మొదలైనవి కాబట్టి Pr ను ρcdt ρcdr 1 మైనస్ గామా t స్క్వేర్ 1 మైనస్ గామా స్క్వేర్ లాంబ్డా నాట్ బై 4 𝜋 R స్క్వేర్ Dt Dr కాబట్టి ఈ సూత్రాన్ని Friis ట్రాన్స్మిషన్ సమీకరణం అంటారు కాబట్టి మీకు వివిధ పారామీటర్స్ తెలిస్తే మీరు చూస్తారు వాస్తవానికి ఇక్కడ మీరు మాత్రమే కండక్టర్ డై ఎలక్ట్రిక్ లాస్ ని కూడా తీసుకున్నట్లు చూస్తారు దీనిని కండక్టర్ లాస్ మరియు ట్రాన్స్మిషన్ లాస్ కూడా విభజించవచ్చు కాని వాస్తవానికి దీనిని సాధారణంగా కలిపి తీసుకుంటారు ఎందుకంటే కండక్టర్ లాస్ ఏమిటో డైఎలక్ట్రిక్ లాస్ ఏమిటో అని లెక్కించడం చాలా కష్టం కాబట్టి రెండు లాస్ లను కలిపి ఉంచవచ్చు అందుకే ఇది కండక్టర్ డై ఎలక్ట్రిక్ కాబట్టి ఈ పారామీటర్స్ మనకు దొరుకుతాయి ఇక్కడ ఒక Pt ఉండాలి కాబట్టి వాస్తవానికి ఈ సమీకరణం Pr Pt నేను ఇక్కడ Pt రాయడం మర్చిపోయాను Pt Dt ఇవన్నీ చూస్తే వాస్తవానికి Pr Wt Aer కు సమానం కాబట్టి ఈ సమీకరణాన్ని Friis ట్రాన్స్మిషన్ సమీకరణం అంటారు మరియు ఇంపిడెన్స్ మ్యాచ్ ఉంటే అప్పుడు ఈ రెండు పదాలు రద్దు అవుతాయి అదేవిధంగా పోలరైజేషన్ మ్యాచ్ ఉంటే ఈ టర్మ్ వెళ్తుంది ఇది లాస్ లెస్ యాంటెన్నా అయితే ఈ రెండు టర్మ్ లు ఉండవు అందుకే సాధారణంగా మనకు ఐడియల్ కండిషన్ లో లాంబ్డానాట్ స్క్వేర్ 4 𝜋i R హోల్స్క్వేర్ Gt Gr ఉంటుంది ఇది మనకు సుపరిచితం కానీ వాస్తవానికి ఇది ఫార్ములా ఈ ఫార్ములాను Friis ట్రాన్స్మిషన్ ఫార్ములా అని పిలుస్తారు దీనిని మనం చాలాసార్లు ఉపయోగిస్తాము ఇక్కడ ట్రాన్స్మిటర్ మరియు రిసీవర్ యాంటెనాలు అవి ఫార్ ఫీల్డ్ డిస్టెన్స్ ద్వారా వేరు చేయబడతాయి ట్రాన్స్మిటర్ నుండి రిసీవర్ యొక్క దిశ మనకు తెలుసు అదేవిధంగా స్వీకరించే యాంటెన్నాకు గెయిన్స్ ట్రాన్స్ ట్రాన్స్మిటర్ ఆ దిశగా మనకు తెలుసు మరియు ఈ లాస్ లన్నీ మనకు తెలుసు అప్పుడు మనము ఈ విషయాన్ని కనుగొనవచ్చు రాడార్ శ్రేణి సమీకరణం కోసం ఇదే విధమైన సమీకరణాన్ని పొందవచ్చు అక్కడ కూడా ఈ రకమైన సూత్రాలను ఉపయోగించవచ్చు అక్కడ రిసీవర్కు బదులుగా టార్గెట్ మాత్రమే ఉంటుంది అది శక్తిని తీసుకొని తిరిగి స్కేటర్ చేస్తుంది కాబట్టి రాడార్ తరగతులలో వాటిని మనం తీసుకుంటే రాడార్ క్రాస్ సెక్షన్ అనే కొత్త పదం అక్కడ వార్తల్లోకి వస్తుంది మరియు దాని ద్వారా వచ్చే బ్యాక్ స్కేటర్ శక్తి ఎంత ఇది మీరు ఈ రకమైన సాధారణ మోడళ్ల నుండి కనుక్కోవచ్చు కాబట్టి యాంటెన్నాను విశ్లేషించడానికి బదులుగా మీరు చూసే గెయిన్ తెలుసుకోవడం ద్వారా మీకు అవసరమైన శక్తి ఏమిటో తెలుసుకోవచ్చు కాబట్టి మీరు కమ్యూనికేషన్ లింక్లను స్థాపించవచ్చు దాని కోసం మీరు యాంటెన్నా యొక్క అన్ని విశ్లేషణలను చేయనవసరం లేదు కాబట్టి కొన్నిసార్లు ఈ సిద్ధాంత విశ్లేషణ ఓవర్ కిల్ అయితే అది మొత్తం సమాచారాన్ని ఇస్తుంది కాని ఆ సమాచారం అంతా ఎప్పుడూ అవసరం లేదు కాబట్టి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే ఈ సమాచారం సరిపోతుంది అందువల్ల అతను వివిధ ఫీల్డ్ లు మొదలైనవాటిని గురించి అర్థం చేసుకోవడం అవసరం లేదు వివిధ పాయింట్ల వద్ద పోలరైజేషన్ ఏమిటి ఈ లాస్ ఫ్యాక్టర్స్నీ కలిగి ఉంటే అవి లింక్ను స్థిరీకరిస్తాయి కాబట్టి ఇది మేము చెప్పాలనుకున్న ఒక విషయం మరియు మేము చెప్పదలిచిన మరొక విషయం ఏమిటంటే నాయిస్ మీరు ఎప్పుడు యాంటెన్నాను చూసినా అది ఎల్లప్పుడూ ఫ్రీ స్పేస్ వైపు చూస్తుంది మరియు కనుక ఇది నాయిస్ యొక్క మూలం ఇప్పుడు మేము దానిని ఎలా వర్గీకరించాలి చాలాసార్లు మేము దానిని విస్మరిస్తాము కానీ మీరు రేడియో ఆస్ట్రానమీ చేయాలనుకుంటే లేదా మీకు కావాలనుకుంటే మీకు వాతావరణం లేదా మహాసముద్రం మొదలైనవి చూడాలని అనుకుంటే మీకు కావాలంటే మీరు రిసీవర్ ద్వారా సముద్ర ఉష్ణోగ్రతను పర్యవేక్షించాలనుకుంటే కాబట్టి లేదా మీకు స్కాటెరోమీటర్ ఉంది కొన్ని సెన్సార్లు అక్కడ నుండి వస్తున్న పాసివ్ రేడియేషన్ ను వివిధ రకాలుగా గ్రహిస్తాయి కాబట్టి దాని కోసం ఏదైనా రిసీవింగ్ యాంటెన్నా నాయిస్ అందుకుంటుంది వాస్తవానికి అది సమాచారం కాబట్టి అక్కడ యాంటెన్నా యొక్క మరొక పారామీటర్ కలిగి ఉండాలి యాంటెన్నా ఉష్ణోగ్రత అని పిలువబడే చాలా ముఖ్యమైన పారామీటర్ కాబట్టి మేము ఈ తదుపరి యాంటెన్నా ఉష్ణోగ్రత గురించి చర్చిస్తాము మీలో అందరికీ రిసీవర్ నాయిస్ లేదా రిసీవర్ నాయిస్ ఉష్ణోగ్రత లేదా నాయిస్ ఉష్ణోగ్రత ఉన్న ఏదైనా ఎలక్ట్రానిక్ సర్క్యూట్ గురించి అవగాహన ఉంది ఇప్పుడు యాంటెన్నా ఇది ఒక పాసివ్ పరికరం ఇది దాని స్వంత నాయిస్ ని సృష్టించదు కానీ ఇది నాయిస్ ని స్వీకరిస్తుంది ఎందుకంటే ఇది నాయిస్ ని అందుకుంటుంది ఎందుకంటే ఇది ఓపెన్ అయినందున అది దాని తలుపు తెరుస్తోంది కాబట్టి సిగ్నల్ కాకుండా నాయిస్ కూడా వస్తుంది నాయిస్ కూడా వస్తుంది అందుకే ఈ యాంటెన్నా ఉష్ణోగ్రత ఎంత తీసుకుంటుందో కూడా పరిగణించాలి ఇప్పుడు అబ్సల్యూట్ 0 వద్ద లేని ప్రతి వస్తువును మేము ప్రారంభిస్తాము అంటే మైనస్ 273 డిగ్రీల రేడియస్ ఎనర్జీ వద్ద కాదు ఈ వాస్తవం మాకు తెలుసు సాధారణంగా ప్రసరించే శక్తి మొత్తం TB కి సమానమైన ఉష్ణోగ్రత ద్వారా సూచించబడుతుంది కాబట్టి మేము ఆ TB ని వ్రాయవచ్చు మరియు రేడియేషన్ అంటే రేడియేషన్ ఫంక్షన్ వివిధ దిశలలో తీటా 𝝓 ఆధారపడి ఉంటుంది దీనికి వివిధ విషయాలు ఉంటాయి కాబట్టి ఇది ఇలాంటి ఫంక్షన్కు సమానం కాబట్టి ఈ ఎప్సిలాన్ అంటే ఏమిటి ఇది ఏమిసివిటి ఫంక్షన్ ఇది డైమెన్షన్ లెస్ క్వాంటిటీ కాబట్టి వాస్తవానికి ఇది ఏదైనా వస్తువుకు ఏమిసివిటి ఉంటే కాబట్టి మనకు తెలిసిన వివిధ విషయాల కి ఏమిసివిటి ఎంత మరియు TB అంటే ఏమిటి TB ని బ్రైట్నెస్ ఉష్ణోగ్రత అంటారు మరియు Tm అంటే ఏమిటి ఇది భౌతిక ఉష్ణోగ్రత కాబట్టి ఈ రెండు ఉష్ణోగ్రత వాటి యూనిట్ కెల్విన్ ఏమిసివిటి అనేది డైమెన్షన్ లేనిది మరియు ఇది రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఏమిటి ఇది వేవ్ యొక్క పోలరైజేషన్ కొరకు ఉపరితలం యొక్క రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఎందుకంటే ఏదైనా ఉపరితలం నుండి తరంగం వచ్చినప్పుడు రిఫ్లెక్షన్ ఉంటుందని మీకు తెలుసు కనుక ఇది ఉంది ఇప్పుడు ఏమిసివిటి విలువలు స్పష్టంగా అవి 0 నుండి 1 వరకు మారుతూ ఉంటాయి కాబట్టి బ్రైట్నెస్ ఉష్ణోగ్రత సాధించగల గరిష్ట విలువ ఇప్పుడు మన విషయంలో భౌతిక ఉష్ణోగ్రతతో సమానం అంటే మైక్రోవేవ్ ప్రాంతంలో మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ యొక్క సహజ ఎమిటర్ లు నక్షత్రాలు మొదలైనవి అని నేను అనుకుంటున్నాను అవి మన రేడియో స్టార్స్ కానీ అవి కాకుండా రెండు సమీప రేడియేషన్ వనరులు ఉన్నాయి ఒకటి భూమి ఈ రేడియేషన్ యొక్క మూలం గ్రౌండ్ మరియు దాని మైదానాలకు సమానమైన ఉష్ణోగ్రత 300 డిగ్రీల కెల్విన్ మరియు ఆకాశం ఆకాశం ఒక ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది మరియు ఈ బ్రైట్నెస్ ఉష్ణోగ్రత సుమారు 5 డిగ్రీలు 5 కెల్విన్ ఏదైనా వైపు చూస్తున్నప్పుడు మరియు హోరిజోన్లో 100 నుండి 150 డిగ్రీల వరకు ఉంటుంది స్పష్టంగా హోరిజోన్లో ఇది మరింత నాయిస్ ని కలిగి ఉంటుంది మరియు జెనిత్ లో నాయిస్ e ఉండదు రాడార్లు మొదలైన వాటికి ప్రయోజనం అవుతుంది అంటే జెనిత్ లో ప్రయోజనం ఉంటుంది ఇప్పుడు ఈ బ్రైట్నెస్ ఉష్ణోగ్రత లేదా వేర్వేరు వనరుల ద్వారా వెలువడే ఈ నాయిస్ మన యాంటెన్నా చేత అడ్డగించబడిందని మీరు చూస్తారు కాబట్టి ఇది టెర్మినల్స్ వద్ద పరిసర ఉష్ణోగ్రతగా కనిపిస్తుంది ఇప్పుడు యాంటెన్నా గెయిన్ ఫంక్షన్ కలిగి ఉంది కాబట్టి ఇది ప్రధాన దిశల నుండి వచ్చే నాయిస్ లను దాని స్వంత గెయిన్ ఫంక్షన్ ద్వారా ఆపుతుంది ఉంటుంది అందువల్ల యాంటెన్నా నాయిస్ ఉష్ణోగ్రత ఖచ్చితంగా ఈ TB కాదు అది దానిని వెయిట్ చేయాల్సి ఉంటుంది అందువల్ల యాంటెన్నా నాయిస్ ఉష్ణోగ్రత TA తప్ప మరొకటి కాదు దీని విలువ TB తీటా 𝝓 అని నేను చెప్పగలను అది మళ్ళీ తీటా 𝝓 ద్వారా వెయిట్ చేయబడుతుంది మరియు d అనే సాలిడ్ యాంగిల్ డివైడెడ్ బై G తీటా 𝝓 d ఓమెగా ఈ మొత్తం విలువ యొక్క సగటు ను కనుగొనాలి TA అనేది సగటు విలువ కాబట్టి TB బ్రైట్నెస్ ఉష్ణోగ్రతగా మూలం నేను గెయిన్ కలిగి ఉన్న ఈ యాంటెన్నా గుండా పంపించాలి కాబట్టి ఇప్పుడు నేను దీన్ని పూర్తి చేయగలను ఇది 0 నుండి 2 𝜋 వరకు ఉంటుంది ఇది 0 నుండి 𝜋 వరకు ఉంటుంది ఇది కూడా 0 నుండి 2 𝜋 వరకు ఉంటుంది ఇది 0 నుండి 𝜋 వరకు ఉంటుంది మరియు దానికి బదులుగా sin తీటా d తీటా d 𝝓 కాబట్టి TA అనేది యాంటెన్నా యొక్క ఎఫెక్టివ్ నాయిస్ ఉష్ణోగ్రత మరియు G తీటా 𝝓 అనేది పవర్ గెయిన్ పాటర్న్ కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం ఇది స్పష్టంగా ఉంది మరియు ఈ యూనిట్ మళ్ళీ కెల్విన్ అవుతుంది ఇప్పుడు ఈ యాంటెన్నాని చూద్దాం కాబట్టి ఇక్కడ మూలం TB ఇప్పుడు ఇక్కడకు వచ్చినప్పుడు ఈ TB ఆ ఫార్ములా ద్వారా TA గా మార్చబడుతుంది ఇప్పుడు ఆ తరువాత ఏమి జరుగుతుంది ఇది యాంటెనాలు అని అనుకుందాం ఇక్కడ నాకు ట్రాన్స్మిషన్ లైన్ ఉంది ఇక్కడ ట్రాన్స్మిషన్ లైన్ ఉంటుంది ఆ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క పొడవును l తెలియజేయండి మరియు ఉష్ణోగ్రతగా To అని చెప్పనివ్వండి అది లాస్సీ ట్రాన్స్మిషన్ లైన్ కాబట్టి అది ఈ మార్పు చేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఈ TA అప్పుడు ఒక విషయం ఉంటుంది అది యాంటెన్నా లాస్ వల్ల ఇది మారుతుంది ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్మిషన్ లైన్ లో మళ్ళీ లాస్ ఉంటుంది కాబట్టి ఈ ఉష్ణోగ్రత TA ఇక్కడ T స్మాల్ a గా మారుతుంది T కాపిటల్ A నుండి T స్మాల్ a గా ఇక్కడ ఉష్ణోగ్రత మారుతుంది ఆపై మనం దీనిని దేనితో కనెక్ట్ చేయాలి ఇది రిసీవర్తో అనుసంధానించబడుతుంది ఆ రిసీవర్కు దాని స్వంత నాయిస్ ఉష్ణోగ్రత Tr ఉంటుంది కాబట్టి మొత్తం విషయం చివరికి మనకు Ts ఉంటుంది ఇది Tr ప్లస్ Ta ఎందుకంటే ఉష్ణోగ్రతలు అడిటివ్ అని మనం చూస్తాము ఎందుకంటే వాస్తవానికి ఇవి ఈక్వివాలెంట్ పవర్ కాబట్టి నాయిస్ శక్తి మొత్తం సిస్టమ్ నాయిస్ విలువ యాంటెన్నా వద్ద ఉన్నది ప్లస్ రిసీవర్ జోడించిన నాయిస్ కాబట్టి దీనితో దానిని మాడ్యులేట్ చేద్దాం కాబట్టి యాంటెన్నా ఎంత శక్తిని ఇస్తోంది K TA డెల్టా f అని నేను చెప్పగలను కాబట్టి ఇక్కడ నుండి యాంటెన్నా ఇస్తున్న పవర్ K TA డెల్టా f K బోల్ట్జ్మాన్ స్థిరాంకం అని మీరు అర్థం చేసుకున్నారు TA ఇక్కడ యాంటెన్నా ఉష్ణోగ్రత మరియు డెల్టా f యాంటెన్నా యొక్క నాయిస్ సమానమైన బ్యాండ్విడ్త్ అని నేను చెప్పగలను ఇప్పుడు t మరియు క్యాపిటల్ TA మధ్య సంబంధం ఏమిటి TA is TA e టూ ద పవర్ మైనస్ 2 ఆల్ఫా l ప్లస్ T0 1 మైనస్ e టూ ద పవర్ మైనస్ 2 ఆల్ఫా 1 అని నేను వ్రాయగలనా ఎందుకంటే ఇది ఇక్కడకు తెచ్చిన రేఖ యొక్క పొడవు ఈ అటెన్యుయేషన్ స్థిరాంకంతో ఉంది మరియు దీనికి కారణం ఈ ట్రాన్స్మిషన్ లైన్ విషయం దీనికి TA ఉష్ణోగ్రత కలిగి ఉంది దీని యొక్క భౌతిక ఉష్ణోగ్రత T0 కాబట్టి TA ఇది భౌతిక ఉష్ణోగ్రత ఇచ్చిన నాయిస్ మరియు ఇది యాంటెన్నా అటెన్యూయేట్స్ నుండి యాంటెన్నాలు యొక్క అటెన్యుయేషన్ TA ఇంకా నేను ఏమి చెప్పాలి కాబట్టి ఇప్పుడు నేను దానిని సవరించాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన శక్తి ఏమిటి రిసీవర్కు TA స్మాల్ Ta డెల్టా f కాబట్టి ఇది ఈ Ta తో కలిపి Ps గా మారింది ఆపై K TA ప్లస్ Tr డెల్టా f K Ts డెల్టా f కు సమానం అని చెప్పవచ్చు K Ts డెల్టా f అని చెప్పగలను కాబట్టి Ps అనేది రిసీవర్ టెర్మినల్ వద్ద సిస్టమ్ నాయిస్ శక్తి TA అనేది యాంటెన్నా నాయిస్ ఉష్ణోగ్రత నాయిస్ ఉష్ణోగ్రత రిసీవర్ టెర్మినల్ వద్ద రిసీవర్ టెర్మినల్ వద్ద Tr రిసీవర్ నాయిస్ ఉష్ణోగ్రత మరియు TA అంటే ఏమిటి TA అనేది యాంటెన్నా నాయిస్ ఉష్ణోగ్రత యాంటెన్నా యొక్క అవుట్పుట్ టెర్మినల్స్ లేదా యాంటెన్నా ఫ్రీ స్పేస్ ఎండ్ అని నేను చెప్పగలను కాబట్టి ఇది ఉపయోగకరమైన విషయం మీరు దీన్ని క్రమాంకనం చేయాల్సిన అవసరం ఉందని మీకు తెలుసు మీరు బ్లాక్ బాడీ రేడియేషన్ అందుకుంటారని అనుకుందాం కాబట్టి ఆ యాంటెనాలు సముద్రం నుండి ఎంత వస్తున్నాయో యాంటెన్నా చూస్తుందని అనుకుందాం కాబట్టి అది మొదట ఎంత అందుకుంటుందో క్రమాంకనం చేయకపోతే తప్ప అది ఎలా కనిపిస్తుంది కాబట్టి దాని కోసం మీరు దానిని సూచించాల్సిన అవసరం ఉంది వాస్తవానికి సాధారణంగా ఇది జెనిత్ స్థాయికి సూచించబడుతుంది ఎందుకంటే ఇది 5 డిగ్రీల కెల్విన్ దాదాపు 0 డిగ్రీ కెల్విన్ అని మీరు చెప్పగలరు కాబట్టి మీరు దానిని సూచించి ఆపై ఈ విలువలను తెలుసుకోండి కాబట్టి అది క్రమాంకనం అప్పుడు మీరు వాస్తవ శరీరానికి సూచించవచ్చు భూమి కావచ్చు అదృశ్య నాయిస్ ఉన్న హోరిజోన్ వద్ద ఉన్న ఆకాశం కావచ్చు మరియు మీరు కనుగొంటారు కాబట్టి క్రమాంకనం చేసిన వ్యక్తి సులభంగా తెలుసుకోవచ్చు కాబట్టి దానిని యాంటెన్నా నాయిస్ ఉష్ణోగ్రత అంటారు కాబట్టి దానితో మనము ఇప్పుడు ప్రాథమిక యాంటెన్నా పారామీటర్ ముగిస్తున్నాము కాబట్టి మనము అన్నింటినీ చూశాము తరువాత మనము చాలా గొప్ప వైర్ యాంటెన్నాలను చూస్తాము ఇక్కడ మీరు వైర్ యాంటెన్నాలను సులభంగా డిజైన్ చేయవచ్చు మరియు చాలా సందర్భాలలో ఇది సరిపోతుంది కాబట్టి మనము కొన్ని ఉపన్యాసాలలో వైర్ యాంటెన్నాలను చూస్తాము ఆ తరువాత మనం చాలా సరళమైన అపర్చరు యాంటెన్నాలతో అపర్చరు యాంటెన్నాలకు వెళ్తాము ఆపై యాంటెన్నా యొక్క విశ్లేషణ యొక్క సాధారణ పద్ధతిని చూస్తాము ధన్యవాదాలు